ముఖ్య పదాలు ఫ్లో వాల్వ్స్ బాల్ వాల్వ్ ఫ్లో కంట్రోల్ వాల్వ్ క్యారక్టరిస్టిక్స్ యాక్చుయేటర్స్ ప్లగ్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కోర్సు యొక్క ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ 25 వ పాఠం కు స్వాగతం ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ చాలా ముఖ్యమైనవి కాబట్టి పాఠం నేర్చుకున్న తరువాత విద్యార్థి కంట్రోల్ వాల్వ్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించగలగాలి అవి ప్రాసెస్ ఇండస్ట్రీ లలో ప్రతిచోటా కనిపిస్తాయి కంట్రోల్ వాల్వ్స్ యొక్క ప్రధాన రకాల నిర్మాణాన్ని నేర్చుకుంటాము వాటి ప్రవాహ లక్షణాల గురించి తెలుసుకుంటాము ఎందుకంటే ఇది అప్లికేషన్ డిజైన్ లో చాలా ముఖ్యమైనది మరియు చివరకు ఈ వాల్వ్స్ ను ఎలా అమలు చేయాలి మరియు ప్రాసెస్ కంట్రోల్ లూప్ యొక్క ఒక నిర్దిష్ట లక్షణాన్ని సాధించడానికి వాటి లక్షణాలను ఎలా ప్రభావితం చేయాలో తెలుసుకుంటాము కాబట్టి ఇవి ఈ పాఠం నుండి విద్యార్థి నేర్చుకోవాల్సిన విషయాలు కాబట్టి మొదట ఫ్లో కంట్రోల్ యొక్క ప్రాముఖ్యతను పరిశీలిద్దాం ప్రాసెస్ కంట్రోల్ అప్లికేషన్లో ఫ్లో కంట్రోల్ అనేది చాలా ముఖ్యమైనది మరియు ప్రాసెస్ కంట్రోల్ మాడ్యూల్ సమయంలో ఫ్లో కంట్రోల్ లూప్స్ చాలా కంట్రోల్ లూప్స్ రకానికి చెందినవి ఉదాహరణకు అవి ప్రవాహ లూప్ భాగాలు ఇక్కడ నేరుగా ప్రవాహాన్ని నియంత్రించాల్సి ఉంటుంది ప్రవాహం అనేది కంట్రోల్ యొక్క తుది లక్ష్యం అవి టెంపరేచర్ లూప్స్ భాగాలు ఎందుకంటే టెంపరేచర్ సాధారణంగా కూలెంట్ ద్వారా ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా నియంత్రించబడుతుంది లేదా స్టీమ్ వేడి ద్వారా నియంత్రించబడుతుంది వాస్తవానికి లెవెల్ లూప్స్ కోసం ఎందుకంటే ప్రవాహాన్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మీకు లెవెల్ మాత్రమే ఉంటుంది కాబట్టి అన్ని లెవెల్ కంట్రోల్ తప్పనిసరిగా ఫ్లో కంట్రోల్ అవుతుంది అదేవిధంగా ప్రెషర్ లూప్స్ ఎందుకంటే ఫ్లో కంట్రోల్ ను ఉపయోగించడం ద్వారా మళ్లీ ప్రెషర్ కంట్రోల్ సాధించబడుతుంది మరియు కంపోసిషన్ లూప్స్ ఎందుకంటే కంపోసిషన్ ప్రొడక్ట్స్ సాధారణంగా కంపోసిషన్ లోని భాగాలు అనగా రియాక్టర్ లపై ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు ఒక నిర్దిష్ట ప్రొడక్ట్ యొక్క కంపోసిషన్ ను నియంత్రించాలనుకుంటే ఫ్లో కంట్రోల్ ఆ నియంత్రణ అప్లికేషన్ లో చాలా ముఖ్యమైన భాగం కాబట్టి చాలా రకాల కంట్రోల్ అప్లికేషన్ ల కోసం ఫ్లో కంట్రోల్ అనేది ఒక భాగం మరియు చివరకు నియంత్రణను సాధించే మూలకం ఫ్లో కంట్రోల్ వాల్వ్ అని చూస్తాము కాబట్టి దాని ప్రాముఖ్యతను ఎక్కువగా చెప్పలేము మరియు మనం చెప్పాల్సిన అవసరం ఉన్నట్లుగా మళ్ళీ కొద్దిగా స్పెల్లింగ్ పొరపాటు కాబట్టి ఈ వాల్వ్ ఫ్లో వాస్తవానికి వాల్వ్ యొక్క పని వాల్వ్ మరియు స్టెమ్ పోసిషన్ అంతటా ప్రెషర్ పడిపోతుంది బెర్నౌల్లి సమీకరణం ద్వారా ఫ్లో కంట్రోల్ వాల్వ్ యొక్క ఆర్ఫీస్ ద్వారా ప్రవహించడం తప్పనిసరిగా ఒక ఆర్ఫీస్ అని మనకు తెలుసు ఇది వైవిధ్యమైన ఆర్ఫీస్ యొక్క కొలతలు రూట్ ΔP కి అనులోమానుపాతంలో ఉంటుంది ΔP అనేది వాల్వ్ అంతటా ప్రెషర్ వ్యత్యాసం మరియు K అనేది ఒక ప్రొపోర్షనల్ కాన్స్టాంట్ గా ఉంటుంది ఇది ఇతర విషయాలతోపాటు డిశ్చార్జ్ కోఎఫిషిఎంట్ లేదా Cv అని పిలుస్తాము కాబట్టి ఫ్లో కంట్రోల్ ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ లో ఇది ఈ K లేదా వాల్వ్ యొక్క ఈ డిశ్చార్జ్ కోఎఫిసిఎంట్ ఇది ఆర్ఫీస్ కొలతలు మార్చడం ద్వారా మార్చబడుతుంది కాబట్టి ఫ్లో కంట్రోల్ ను సాధించే మార్గం ఇది ఇప్పుడు మొదట మనం వివిధ రకాల వాల్వ్స్ చూస్తాము మరియు మనం చూసే మొదటి రకమైన వాల్వ్ గ్లోబ్ వాల్వ్స్ గ్లోబ్ వాల్వ్స్ అలా ఉన్నాయి కాబట్టి మనం వివిధ భాగాలను అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవి పోర్ట్స్ ఇది ప్రత్యేక ఫ్లో కంట్రోల్ వాల్వ్ ఇది ఇన్లెట్ పోర్ట్ ఇది అవుట్లెట్ పోర్ట్ ఇది మరొకటి బాడీ యొక్క భాగం ఇది కాదు నన్ను క్షమించండి ఈ భాగం కాదు ఈ భాగం ఇది బాడీ కాబట్టి ద్రవం వాస్తవానికి ఉన్నాయి ఇది ఒక ఇది ఎగువ మరియు దిగువ గైడెడ్ టాప్ మరియు బాటమ్ గైడెడ్ అంటే ప్రాథమిక వాల్వ్ అసెంబ్లీ కదలిక మార్గనిర్దేశం చేయబడి పైభాగంలో మరియు దిగువన ఉంటుంది మరియు ఇది డబుల్ సీటెడ్ గ్లోబ్ వాల్వ్ కాబట్టి రెండు సీట్లు ఇక్కడ ఉన్నాయి మరొక సీటు ఇక్కడ ఉంది కాబట్టి వాస్తవానికి ద్రవం దీని గుండా ప్రవేశిస్తుంది మరియు దీని గుండా వెళుతుంది ఈ వాల్వ్ పెరిగినప్పుడు ఇది దీని గుండా వెళుతుంది మరియు బయటకు ప్రవహిస్తుంది అదేవిధంగా ఇది దీని గుండా వెళుతుంది ఇది ఈ మార్గం గుండా వెళ్లి బయటకు వెళ్తుంది కాబట్టి రెండు సీట్లు ఉన్నందున ఇది డబుల్ సీటెడ్ గ్లోబ్ వాల్వ్ డబుల్ సీటింగ్ యొక్క ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే ఫోర్స్ మీరు చూడగలిగినట్లుగా ద్రవం ఈ వాల్వ్ గుండా ప్రవహించినప్పుడు వాస్తవానికి ఈ వాల్వ్ మెకానిజం పై ప్రెషర్ తెస్తుంది దీనిని స్టెమ్ అని పిలుస్తారు మరియు వీటిని ప్లగ్స్ అంటారు కాబట్టి ప్లగ్స్ ఉన్నాయి మరియు ఇది సీటు మరియు ప్లగ్ వాస్తవానికి వచ్చి సీటుపై కూర్చుని సీలు చేస్తుంది ఆర్ఫీస్ ను మూసివేస్తుంది మరియు వాల్వ్ తెరిచినప్పుడు ఈ ప్లగ్ పైకి వెళుతుంది కాబట్టి ద్రవం ఆర్ఫీస్ ద్వారా ప్రవహిస్తుంది మరియు ఈ ప్లగ్ కదలిక ప్లగ్ అనుసంధానించబడిన స్టెమ్ ను తరలించడం ద్వారా వాస్తవానికి గ్రహించబడింది కాబట్టి స్పష్టంగా ప్లగ్పై ద్రవం ఫోర్స్ ని కలిగిస్తుంది మరియు ప్లగ్ కొన్నిసార్లు ఈ ఫోర్స్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది తగ్గించడానికి డబుల్ సీటెడ్ వాల్వ్స్ ఈ రోజుల్లో అంత ప్రాచుర్యం పొందనప్పటికీ కానీ డబుల్ సీటెడ్ వాల్వ్స్ యొక్క అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి ఎందుకంటే ద్రవం ఈ దిశలో ప్రవహించే ఫోర్స్ మరియు ఈ దిశలో ద్రవం ప్రదర్శించే ఫోర్స్ ఒకదానికొకటి వ్యతిరేకిస్తాయి కాబట్టి నెట్ ఫోర్స్ స్టెమ్ మీద నిజానికి చిన్నది అందువల్ల ఒక కదలికను చేయడానికి యాక్చుయేటర్ యొక్క చిన్న సామర్థ్యం అవసరం అయినప్పటికీ ప్రధానంగా రెండు కారణాల వల్ల ఈ వాల్వ్స్ అంతగా ప్రాచుర్యం పొందలేదు మొదట సింగిల్ సీటెడ్ వాల్వ్స్ చాలా చిన్న పరిమాణంతో గ్రహించబడతాయి మరియు రెండవది స్వల్ప మెకానికల్ సమస్యల వలన రెండు ప్లగ్లు వాస్తవానికి ఒకేసారి ఆర్ఫీస్ లో సీల్ చేయబడ్డాయని నిర్ధారించుకోవడం చాలా కష్టం మరియు అందువల్ల తరచుగా వాల్వ్ టైట్ గా లేకపోవడం షట్ ఆఫ్ వంటివి వాల్వ్ ద్వారా లీక్ అయ్యే సమస్యలు ఉంటాయి

ఈ కారణంగానే ప్రజలు ఈ రోజుల్లో సింగిల్ సీటెడ్ వాల్వ్ లను ఇష్టపడతారు కాబట్టి ఇది సింగిల్ సీటెడ్ వాల్వ్ ఇది మీరు చూడగలిగే ప్లగ్ ఇది ప్లగ్ కూర్చున్న సీటు ఇది స్టెమ్ఇవి బాడీస్ ఇది బాడీ కాబట్టి ద్రవం వాస్తవానికి ఇలా ప్రవహిస్తుంది కాబట్టి వాల్వ్ తెరిచినప్పుడు ఇది ద్రవ మార్గం ఇది ఇన్లెట్ పోర్ట్ మరియు ఇది అవుట్లెట్ పోర్ట్ కాబట్టి ఇది టాప్ ఎంట్రీ టాప్ ఎంట్రీ ఎందుకంటే వాల్వ్ స్టెమ్ పై నుండి ప్రవేశిస్తుంది టాప్ గైడెడ్ ఇక్కడ ఒక మార్గదర్శకత్వం మాత్రమే ఉంది ఒక గైడింగ్ పీస్ టాప్ గైడింగ్ టాప్ అండ్ బాటమ్ గైడెడ్ కాదు సింగిల్ సీటెడ్ ఎందుకంటే ఒకే సీట్ గ్లోబ్ వాల్వ్ కాబట్టి ఈ వాల్వ్స్ ప్రాసెస్ ఇండస్ట్రీ లో ఉపయోగించే వాల్వ్ లలో చాలా సాధారణమైనవి తదుపరిది బాల్ వాల్వ్స్ ఈ వాల్వ్స్ మునుపటి సందర్భంలో స్టెమ్ వాస్తవానికి లీనియర్ పద్ధతిలో పైకి క్రిందికి కదులుతుంది మరియు ఈ వాల్వ్స్ కోసం స్టెమ్ వాస్తవానికి తిరుగుతుంది కాబట్టి దీనికి రోటరీ యాక్చుయేటర్ అవసరం నేరుగా మోటారుతో కలుపుతారు కాబట్టి వాస్తవానికి బాల్ నిర్మాణం వంటిది ఉందని దాని ద్వారా రంధ్రం ఉందని చూస్తారు కాబట్టి మీరు రంధ్రం చూడవచ్చు ఇది బాల్ బాల్ వాల్వ్స్ మరియు ఇది వాటి ద్వారా రంధ్రం ఇది బాల్ ద్వారా రంధ్రం కాబట్టి ఇప్పుడు అనుకుందాం కాబట్టి ఇది రంధ్రం అనుకుందాం కాబట్టి బాల్ ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇది ఇన్లెట్ పోర్ట్ అని అర్థం చేసుకోవచ్చు మరియు ఇది అవుట్లెట్ పోర్ట్ కాబట్టి ద్రవం ఇలా వస్తోందని అనుకుందాం ఇది ఇన్లెట్ పోర్ట్ మరియు ఇది అవుట్లెట్ పోర్ట్ కాబట్టి రంధ్రం ఇన్లెట్ పోర్ట్ మరియు అవుట్లెట్ పోర్ట్ రంధ్రాలతో సమలేఖనం అయినప్పుడు ద్రవం ఇన్లెట్ నుండి అవుట్లెట్ పోర్ట్ కి ప్రవహిస్తుంది మరోవైపు బాల్ తిరిగేటప్పుడు ప్రవాహం నిరోధించబడింది కాబట్టి బాల్ ని తిప్పడం ద్వారా వివిధ రకాల ప్రవాహాలను గ్రహించవచ్చు

కాబట్టి ఇది బాల్ వాల్వ్ యొక్క ప్రాథమిక సూత్రం ఉదాహరణకు ఇది మల్టీ పోర్ట్ బాల్ వాల్వ్ కాబట్టి మీరు బాల్ ని చూడవచ్చు ఇది క్రాస్ సెక్షన్ కాబట్టి బాల్ ఈ సెమీ సిలిండ్రికల్ ఎలిప్సోయిడల్ లాగా ఉంటుంది మరియు ఇవి రంధ్రాలు కాబట్టి ఈ సందర్భంలో ఇది మూడు పోర్టులను జాగ్రత్తగా చూసుకోవచ్చు కాబట్టి బాల్ యొక్క వివిధ స్థానాలను చూడవచ్చు ఈ విధంగా సమలేఖనం చేయబడితే ద్రవం ఇక్కడి నుండి ఇక్కడికి ప్రవహిస్తుంది ఇది ఈ విధంగా సమలేఖనం చేయబడితే ఇది దీని నుండి ఇక్కడికి లేదా ఇక్కడికి ప్రవహిస్తుంది కాబట్టి బాల్ వాల్వ్ యొక్క వివిధ స్థానాల క్రింద వివిధ రకాలైన వివిధ పోర్టులను వివిధ వాటితో అనుసంధానించవచ్చు ఇది టీ పోర్టెడ్ బాల్ వాల్వ్ యాంగిల్ పోర్టెడ్ బాల్ వాల్వ్ మరియు అలాంటి వాటిని కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది బాల్ వాల్వ్స్ యొక్క ప్రాథమిక సూత్రం ఇది ఒక బాల్ వాల్వ్ తిరిగేటప్పుడు ఫ్లో థ్రోట్లింగ్ ఎలా జరుగుతుందో ఈ చిత్రం చూపిస్తుంది కాబట్టి ఇది తిరిగేటప్పుడు ప్రవాహం యొక్క ఎఫెక్టివ్ ఏరియా తగ్గుతుంది కాబట్టి అది తిరిగేటప్పుడు నెమ్మదిగా ప్రవాహం యొక్క ఎఫెక్టివ్ ఏరియా తగ్గుతుంది మరియు అందువల్ల ప్రవాహం తగ్గుతుంది కాబట్టి ప్రవాహం థ్రోట్ల్డ్ అవుతుంది ఇది మరొక రకమైన బాల్ వాల్వ్ ఇక్కడ బాల్ ఒక నిర్దిష్ట ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనిని క్యారెక్టరైజ్డ్ బాల్ వాల్వ్ అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ తిరిగేటప్పుడు ఈ ఉపరితలం నెమ్మదిగా వచ్చి ప్రవాహాన్ని మూసివేస్తుంది మరియు ఇక్కడ చూడవచ్చు అందువల్ల ప్రవాహం థ్రోట్ల్డ్ కావచ్చు లేదా దానిని పూర్తిగా ఆపివేయవచ్చు కాబట్టి ఇది క్యారెక్టరైజ్డ్ బాల్ వాల్వ్ అని పిలువబడే మరొక రకమైన బాల్ వాల్వ్ మూడవ రకమైన వాల్వ్ వాస్తవానికి వివిధ రకాల వాల్వ్ లు ఉన్నాయి మనము కొన్ని ప్రధానమైన వాటి గురించి మాత్రమే మాట్లాడబోతున్నాము కానీ కనీసం 10 15 రకాల వాల్వ్ లు ఉన్నాయి ఇవి పరిశ్రమలోని వివిధ రకాల అప్లికేషన్స్ లలో ఉపయోగించబడతాయి డయాఫ్రాగమ్ వాల్వ్ పించ్ వాల్వ్ స్లైడింగ్ గేట్ వాల్వ్ మొదలైనవి కాబట్టి ఇది మరొక రకమైన వాల్వ్ దీనిని బటర్ ఫ్లై వాల్వ్ అంటారు కాబట్టి ప్రాథమిక ఆలోచన ఏమిటంటే బటర్ఫ్లై వాల్వ్స్ పెద్ద పైపులలో ఉపయోగించబడతాయి వీటిని నీటి ప్రవాహ కంట్రోల్ వంటి లిక్విడ్ అప్లికేషన్స్ కాకుండా మనకు తెలిసిన గ్యాస్ అప్లికేషన్స్ లో ఉపయోగించబడతాయి అనగా అవి పెద్ద భవనాల వెంటిలేషన్ ఎయిర్ కండిషనింగ్ అప్లికేషన్ లలో గాలి ప్రవాహాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది కాబట్టి అటువంటి అప్లికేషన్స్ ల్లో కూడా బటర్ఫ్లై వాల్వ్స్ ఉపయోగించబడతాయి కాబట్టి ప్రాథమిక ఆలోచన ఏమిటంటే అన్ని వాల్వ్ లలో వేరియబుల్ అడ్డంకి ఉండాలి కాబట్టి ఇది డిస్క్ ఇది అడ్డంకిని సృష్టిస్తుంది మరియు అక్కడ ఒక షాఫ్ట్ లేదా పిన్ ఉంది దీని గురించి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది బటర్ఫ్లై వాల్వ్ అని అర్థం చేసుకోవచ్చు మరియు ప్రాథమికంగా ఒక షాఫ్ట్ దానిపై నడుస్తుంది మరియు ఈ షాఫ్ట్ నడపబడుతుంది కాబట్టి ఈ వాల్వ్ వాస్తవానికి దీనికి అతుక్కుపోయింది మరియు మీరు ఈ యాక్చుయేటర్ను తిప్పినట్లయితే ఈ వాల్వ్ ఈ స్థానంలో లేదా ఈ స్థానంలో ఉండవచ్చు కాబట్టి ఇక్కడ పైపు ఉంటే మీరు ఈ స్థానంలో కనెక్ట్ చేస్తే అది తెరిచి ఉంటుంది మీరు ఈ స్థానాన్ని కనెక్ట్ చేస్తేఈ స్థితిలో ఉంచినట్లయితే అది మూసివేసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది స్థానం కాబట్టి ఈ రెండు స్థానాలు చూపించబడ్డాయి కాబట్టి ఇది డిస్క్ యొక్క ఓపెన్ పొజిషన్ మరియు ఇది డిస్క్ యొక్క క్లోజ్డ్ పొజిషన్ రెండు స్థానాలు క్లోజ్డ్ పొజిషన్ చూపబడతాయి మరియు ఇది షాఫ్ట్ లేదా డిస్క్ను తరలించడానికి నడిచే పిన్ వివిధ రకాలైన డిస్క్లను ఉపయోగిస్తారు షాఫ్ట్లోని టార్క్ అవసరాన్ని తగ్గించడానికి లేదా నాయిస్ ని తగ్గించడానికి ఇవి ఉపయోగిస్తారు కాబట్టి వేగంగా ప్రవహించే ద్రవం ఉన్నప్పుడు ఈ పెద్ద డిస్క్లు కొన్నిసార్లు వైబ్రేట్ అవుతాయి మరియు నాయిస్ ని సృష్టిస్తాయి కాబట్టి ఇది చూపించే చిత్రం కాబట్టి ఒక వైపు నుండి చూడండి డిస్క్ ఈ స్థితిలో ఉన్నప్పుడు డాంపర్ ప్రవాహానికి పెర్పెన్డిక్యూలర్ గా ఉంటుంది మరియు వాల్వ్ మూసివేయబడుతుంది ఇది థ్రోట్లింగ్ కి వ్యతిరేకంగా లేదా ప్రవాహాన్ని నియంత్రించడానికి కదులుతున్నప్పుడు మరియు అది ఈ స్థితిలో ఉన్నప్పుడు డాంపర్ సమాంతర ప్రవాహం అయినప్పుడు అది పూర్తిగా తెరిచి ఉంటుంది కాబట్టి టార్క్ మరియు నాయిస్ వంటి వివిధ అంశాలను జాగ్రత్తగా చూసుకోవడానికి వివిధ రకాల డిస్క్లు ఉన్నాయి ఇప్పుడు నిర్మాణ పరంగా వర్గీకరించబడిన మూడు వేర్వేరు రకాల వాల్వ్లను చూశాము ఇప్పుడు మనము వాటి ప్రవాహ లక్షణాలను బట్టి వాల్వ్స్ లను మరొక విధంగా వర్గీకరిస్తాము కాబట్టి వాటి ప్రవాహ లక్షణాలను బట్టి వాల్వ్ను సాధారణంగా మూడు వేర్వేరు తరగతులుగా వర్గీకరించవచ్చు ఒకటి నా ఉద్దేశ్యం బటర్ఫ్లై వాల్వ్స్ సాధారణంగా ఈక్వల్లీ పెర్సెంటేజ్ రకానికి చెందినవి అందుకే బటర్ఫ్లై వ్రాయబడింది కాబట్టి ఒకటి ఈ ఈక్వల్ పెర్సెంటేజ్ రకం కాబట్టి మరొకటి లీనియర్ మరియు మూడవది క్విక్ ఓపెనింగ్ కాబట్టి ఈ ఈక్వల్ పెర్సెంటేజ్ వాల్వ్ చూడగలరు ఈక్వల్ పెర్సెంటేజ్ అంటే ఇది పెర్సెంట్ లిఫ్ట్ పెర్సెంట్ లిఫ్ట్ అంటే ఈ స్టెమ్ ఒక నిర్దిష్ట పెర్సెంటేజ్ పెరిగితే స్టెమ్ కదులుతుంది కాబట్టి పెర్సెంట్ లిఫ్ట్ లేదా పెర్సెంట్ స్టెమ్ స్థానాలు ఇది అది కాకపోవచ్చు అయితే దీనిని లిఫ్ట్ అని పిలుస్తారు ఇది ఎల్లప్పుడూ లిఫ్ట్ కాకపోవచ్చు కొన్నిసార్లు ఇది రొటేషన్ కావచ్చు ఇది ప్రాథమికంగా మొత్తం స్టెమ్ కదలిక యొక్క పెర్సెంట్ కాబట్టి స్టెమ్ కదలిక ను x పెంచుకుంటే ప్రస్తుత ప్రవాహంలో y పెరుగుతుంది మీరు x మార్పు చేస్తే ∆x చేస్తే ఫుల్ స్కేల్ x కాబట్టి మీరు ఇక్కడ 20 మార్పు చేస్తే ఇక్కడ ఉన్న ప్రస్తుత ప్రవాహంలో 5 జరుగుతుంది మరోవైపు మీరు ఇక్కడ 20 మార్పు చేస్తే ఇక్కడ ఉన్న ప్రస్తుత ప్రవాహంలో 5 జరుగుతుంది మీరు ఇక్కడ 20 మార్పు చేస్తే ఇక్కడ ఉన్న ప్రస్తుత ప్రవాహంలో 5 జరుగుతుంది కాబట్టి 20 40 60 80 వద్ద మార్పు కోసం ప్రవాహం లో మార్పు క్రమంగా పెరుగుతుంది ఈ లక్షణాలకు దారితీస్తుంది కాబట్టి మీరు లిఫ్ట్ ను ఫిక్స్డ్ పెర్సెంటేజ్ మార్పు చేస్తే ఈక్వల్ పెర్సెంటేజ్ లో ప్రస్తుత ప్రవాహం జరుగుతుంది అందుకే ఈ వాల్వ్స్ లను ఈక్వల్ పెర్సెంటేజ్ అని పిలుస్తారు కాబట్టి మీరు సులభంగా విశ్లేషించవచ్చు ఎందుకంటే ఈ విధమైన లక్షణం ఎక్స్పోనెన్షియల్ లక్షణం తలెత్తుతుందని మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి మరోవైపు మనకు లీనియర్ ఉంది ఇది ఒక నిర్దిష్ట పెర్సెంటేజ్ లిఫ్ట్ మార్పు కోసం ఒక నిర్దిష్ట ఫిక్స్డ్ పెర్సెంటేజ్ ని సూచిస్తుంది పూర్తి స్థాయి మార్పు ప్రస్తుత ప్రవాహం కాదు కాబట్టి ఇది లీనియర్ ఇది స్థిరంగా మార్గనిర్దేశం చేయబడుతుంది వాస్తవానికి లీనియర్ మరియు ఈక్వల్ పెర్సెంటేజ్ ని ఎక్కువగా ప్రాసెస్ అప్లికేషన్స్ లో ఉపయోగిస్తారు క్విక్ ఓపెనింగ్ వాల్వ్స్ మన బాత్రూమ్ ట్యాప్లు సాధారణంగా క్విక్ గా తెరవడం వంటివి మనకు తెలుసు కాబట్టి మీరు ట్యాప్ యొక్క ఒక మలుపు లేదా ఒకటిన్నర మలుపులు ద్వారా పూర్తి ప్రవాహాన్ని గ్రహించడం ఉండవచ్చు అయితే మీరు దాన్ని మరింతగా కదిలిస్తే ఎక్కువ ప్రవాహం పెరుగుదల జరగదు కాబట్టి ఈ వాల్వ్స్ ప్రవాహం యొక్క పెరుగుదల క్విక్ గా ఉంటుంది మరియు తరువాత మిగిలిన కదలికలకు చాలా తక్కువ ప్రవాహం ఉంటుంది కాబట్టి ఇది ఈక్వల్ పెర్సెంటేజ్ కి అన్ని రకాల వ్యతిరేకం గా ఉంటుంది మరియు అవి సాధారణంగా ఎక్కువగా ఆన్ ఆఫ్ రకం అప్లికేషన్ లలో ఉపయోగించబడతాయి లేదా కొన్ని నిర్దిష్ట రకాల ప్రాసెస్ కంట్రోల్ అప్లికేషన్ లలో ఉపయోగించబడతాయి కానీ చాలా కంట్రోల్ అప్లికేషన్ లలో లీనియర్ మరియు ఈక్వల్లీ పెర్సెంటేజ్ వాల్వ్స్ లను ఉపయోగిస్తాయి ఈ లక్షణాలు ఊహించినవి అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈ లక్షణాలను ఇన్హెరెంట్ లక్షణాలు అని పిలుస్తారు మరియు వాటిని తయారీదారు అందిస్తారు వాల్వ్ యొక్క ఇన్హెరెంట్ లక్షణాలు మరియు వాల్వ్ అంతటా ప్రెషర్ స్థిరంగా ఉన్న పరిస్థితులలో తయారీదారుల చే అందించబడుతుంది కాబట్టి వాస్తవానికి వాల్వ్ అంతటా ప్రెషర్ ని నిర్వహిస్తారు మరియు తరువాత వారు ఈ కర్వ్స్ ను వర్గీకరిస్తారు కాబట్టి ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మరియు ఇప్పుడు ఈ లక్షణాలు ఎలా గ్రహించబడ్డాయి అవి ప్లగ్ యొక్క వివిధ ప్రొఫైల్స్ ద్వారా గ్రహించబడ్డాయి కాబట్టి ఇక్కడ గ్లోబ్ వాల్వ్ విషయంలో మన దగ్గర o మూడు రకాలు ఉన్నాయి ఇవి మూడు ప్లగ్లు ఇవి ఈక్వల్లీ పెర్సెంటేజ్ లీనియర్ లేదా క్విక్ ఓపెనింగ్ లక్షణాలను గ్రహించాయి ఇప్పుడు వాల్వ్ను ఒక అప్లికేషన్లో ఉంచి దానితో కనెక్ట్ చేస్తే ఇతర భాగాలు పంపులు వ్యవస్థలు పైపులు మొదలైనవి గ్రహించాలి అప్పుడు ఇన్హెరెంట్ లక్షణం గ్రహించబడదు కాబట్టి ప్రెషర్ ప్రవాహ లక్షణం కి బదులుగా తయారీదారు వాల్వ్ యొక్క స్టెమ్ లిఫ్ట్ వర్సెస్ ఫ్లో లక్షణం ఇవ్వడం జరిగింది ఇది ఇన్హెరెంట్ లక్షణం గ్రహించబడదు ఎందుకంటే ∆P స్థిరంగా ఉండదు కాబట్టి అది ఎలా జరుగుతుంది కాబట్టి కనెక్ట్ అవుతున్నప్పుడు ఇది సిస్టమ్ కు వెళుతుంది మీరు ఈ ప్రవాహాన్ని ఎక్కడ పంపించాలనుకుంటున్నారో మరియు కేవలం ఉన్నాము ఏకపక్షంగా హెడ్ సిస్టమ్ ఒక నిర్దిష్ట రకమైన స్టాటిక్ హెడ్ తీసుకుంటుంది కాబట్టి ఏమి జరుగుతుందంటే ప్రవాహం సమయంలో వాస్తవానికి ప్రెషర్ డ్రాప్ ఉంటుంది కాబట్టి పంపు యొక్క ఇన్లెట్ వద్ద కొంత ప్రెషర్ డ్రాప్ ఉంటుంది అప్పుడు పంప్ ప్రెషర్ ని పెంచుతుంది పంపు యొక్క పని అది ప్రెషర్ డ్రాప్ ని సృష్టిస్తుంది అప్పుడు ఇది పైపు గుండా ప్రవహిస్తుంది కాబట్టి మళ్ళీ ఫ్రిక్షన్ లాస్ మరియు కొంత ప్రెషర్ హెడ్ ఉంది అప్పుడు వాల్వ్ అంతటా ఒక డ్రాప్ ఉంటుంది ఎందుకంటే అన్ని వాల్వ్స్ కలిగి ఉంటాయి అది అక్కడ ఒక ఆర్ఫీస్ ద్వారా ప్రవహించాలి అది ∆P గా ఉండాలి అప్పుడు మళ్ళీ పైపు వెంట ఒక డ్రాప్ ఉంది మరియు సిస్టమ్ వద్ద అందుబాటులో ఉన్న ప్రెషర్ ఉంది కాబట్టి ఇది ప్రెషర్ పడిపోయే మార్గం మరియు వాస్తవానికి మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ ప్రెషర్ వివిధ ప్రెషర్ డ్రాప్ లు ప్రవాహంతోనే మారుతాయి ఉదాహరణకు పైపు ఫ్రిక్షన్ ప్రెషర్ లాస్ కూడా ప్రవాహంతో పెరుగుతుంది అదేవిధంగా పంపు లోపల ప్రెషర్ లాస్ లు ఉంటాయి కాబట్టి పంప్ హెడ్ అందుబాటులో ఉంటుంది ఉత్పత్తి చేయబడే పంప్ హెడ్ కూడా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ స్టాటిక్ హెడ్ ప్రెషర్ ని ఊహించాము ఇది స్థిరంగా ఉండవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో ఇది కూడా కావచ్చు ఉదాహరణకు ద్రవం వద్ద ఉంటే మీకు రకమైన హీట్ ఎక్స్చేంజర్ తెలుసు మళ్ళీ హీట్ ఎక్స్చేంజర్ వాస్తవానికి పైపు యొక్క ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా ప్రెజర్ హెడ్ సిస్టమ్ అంతటా ప్రవాహంతో కూడా పెరుగుతుంది కాబట్టి చివరికి ఏమి జరుగుతుందంటే పంప్ అనేది ప్రైమ్ మూవర్ కాబట్టి అందుబాటులో ఉన్న మొత్తం పంప్ హెడ్ ఇది మరియు అది పైపుల డ్రాప్ వాల్వ్లో డ్రాప్ ప్లస్ సిస్టమ్లో డ్రాప్ మొత్తానికి సమానంగా ఉండాలి తద్వారా వాల్వ్లో డ్రాప్ పైపును డ్రాప్ మరియు వ్యవస్థలో డ్రాప్ వంటివి పెరుగుతాయి మరియు తక్కువ ∆P వాల్వ్ అంతటా లభిస్తుంది మరియు అందువల్ల ప్రవాహం వాస్తవానికి తగ్గుతుంది కాబట్టి స్థాపించబడిన ఆపరేటింగ్ పాయింట్లు ఎల్లప్పుడూ ∆P పడిపోతాయి కాబట్టి వాల్వ్ డిఫరెన్షియల్ ప్రెషర్ అందుబాటులో ఉంటే వాస్తవానికి ప్రవాహంతో చాలా తీవ్రంగా పడిపోతుంది కనుక ఇది స్థిరంగా ఉండదు వాస్తవానికి ఏమి జరుగుతుందంటే ఉదాహరణకు ఇది కొంత ∆P వద్ద ఈక్వల్ పెర్సెంటేజ్ వాల్వ్ కి సంబందించిన విషయం కాబట్టి ఇన్హెరెంట్ లక్షణం దాదాపు ఈక్వల్ పెర్సెంటేజ్ లాగా ఉంటుంది మరోవైపు మీరు వాల్వ్ పెడితే ఆ వాల్వ్ పైపు మరియు పంపు మరియు సిస్టమ్ తో పాటు అప్పుడు ప్రారంభంలో చాలా తాజా ∆P అందుబాటులో ఉంది ఎందుకంటే ప్రవాహంలో డ్రాప్ తక్కువగా ఉంటాయి కాబట్టి సిస్టమ్ లో ఎటువంటి డ్రాప్ ఉండదు కాబట్టి పంపు కాబట్టి లిఫ్ట్లో మార్పుతో వాల్వ్ ప్రవాహం ఉంటుంది ఎందుకంటే ఈ దశలో వాల్వ్ అంతటా ∆P అందుబాటులో ఉన్నది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అకస్మాత్తుగా లిఫ్ట్లో మార్పు కోసం ప్రవాహంలో మంచి మార్పు ఉంది కాబట్టి రేటు ఎక్కువగా ఉంటుంది మరోవైపు ఇక్కడ ఇన్హెరెంట్ లక్షణం కోసం ఈ భాగంలో ఫ్లో చేంజ్ రేటు ఎక్కువగా ఉంటుంది కానీ ఇన్స్టాల్ల్డ్ లక్షణంలో ఎక్కువ ఫ్లో చేంజ్ రేటు సాధించబడలేదు ఎందుకంటే ఇప్పుడు లిఫ్ట్లో ఇచ్చిన మార్పు కోసం ∆P దిగివచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా మార్పు అందుబాటులో ఉంది ఇంతకు ముందు చూడండి ∆P స్థిరంగా ఉన్నప్పుడు నా ఉద్దేశ్యం లిఫ్ట్ యొక్క నిర్దిష్ట భాగాన్ని మార్చడం ద్వారా చాలా మార్పు సాధ్యమవుతుంది కానీ ఇప్పుడు ∆P పడిపోతున్నందున చాలా మార్పు సాధ్యం కాదు మరియు మనకు వేరే లక్షణం లభిస్తుంది ఆ లక్షణాన్ని ఇన్స్టాల్ల్డ్ లక్షణం అని పిలుస్తారు మరియు ఇది గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇది చివరకు ఇన్స్టాల్ల్డ్ లక్షణాన్ని ప్రాసెస్ కంట్రోల్ లో నిర్ణయించబోతోంది అందువల్ల ప్రెషర్ డ్రాప్ వల్ల ఇన్హెరెంట్ లక్షణం మారుతుంది మరియు ఫలిత లక్షణాన్ని ఇన్స్టాల్ల్డ్ లక్షణం అని పిలుస్తారు కాబట్టి లీనియర్ వాల్వ్స్ కు కూడా ఇదే జరుగుతుంది మళ్ళీ ఇన్హెరెంట్ దానికన్నా అధికంగా ఉంది మనము ఇన్హెరెంట్ లక్షణం ∆P నిర్వహించబడుతుందని ఊహిస్తున్నాము ∆P పరిధి మధ్యలో ఎక్కడో మీకు తెలుసు కాబట్టి ప్రారంభంలో మీకు ఎక్కువ ∆P ఉంది కాబట్టి అందువల్ల పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది తరువాత ఇన్హెరెంట్ లక్షణాల కంటే పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది ఇది ఇన్హెరెంట్ లక్షణం యొక్క లక్షణం మరియు అవి అంతగా ఉపయోగించబడవు కాబట్టి ఇన్స్టాల్ లక్షణం వాస్తవానికి డ్రా చేయబడదు ఇప్పుడు ఈ లక్షణాలు కొన్నిసార్లు మీరు ప్రాసెస్ కంట్రోల్ అప్లికేషన్ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాల్వ్స్ గెయిన్ కూడా ప్రాసెస్ గెయిన్ తో పాటు వస్తాయి కాబట్టి మనం కంట్రోలర్ గెయిన్ ని నిర్ణయించాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ప్రాసెస్ యొక్క అవసరాలకు అనుగుణంగా వాల్వ్ లక్షణాన్ని మార్చడం అవసరం ఉంటుంది ఉదాహరణకు మనం వాల్వ్ ప్రాసెస్ కాంబినేషన్ గెయిన్ ఆపరేటింగ్ వ్యవధి లో దాదాపు ఫ్లాట్ గా ఉండటానికి ఇష్టపడవచ్చు ఇది మంచి కంట్రోలర్ ను రూపొందించడానికి అవసరం కావచ్చు కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే ఒక ఎలక్ట్రానిక్ కంట్రోలర్ ఉంది దాని నుండి అవుట్పుట్ వాస్తవానికి వాల్వ్ యాక్చుయేటర్కు వెళుతుంది వాల్వ్ స్టెమ్ యాక్చుయేటర్ అని పిలువబడే యంత్రాంగం ద్వారా కదులుతోంది మనం చూద్దాం కాబట్టి ఇది యాక్చుయేటర్కి వెళుతోంది ఇప్పుడు ఈ కంట్రోలర్ మరియు యాక్చుయేటర్ మధ్య కొన్నిసార్లు మనం కొన్ని సిగ్నల్ ప్రాసెసింగ్ బ్లాక్ లను ఉంచవచ్చు ఉదాహరణకు ఈ సందర్భంలో దీనిని మల్టీప్లైర్ రిలే అంటారు కాబట్టి మనం ఇక్కడ సాధిస్తున్నది ఏమిటంటే A పోర్టులో లభించే సిగ్నల్ B నుండి C పోర్ట్ యొక్క మల్టిప్లికేషన్ కాబట్టి ఇది ఇలా అనుకుందాం ఇది పెరిగింది కాబట్టి వెంటనే ఇది పెరుగుతుంది అప్పుడు ఇది కూడా పెరుగుతుంది మరియు అందువల్ల ఇది షార్ప్ గా పెరుగుతుంది కాబట్టి మీరు దీనిని లీనియర్ గా మార్చుకుంటే అంటే కాలక్రమేణా లీనియర్ పద్ధతిలో ఇన్పుట్ మార్చబడితే ఈ పద్ధతిలో అవుట్పుట్ మారుతుంది కాబట్టి ఏమి జరుగుతుందంటే ఇప్పుడు ఈ రిలేను ఉంచినట్లయితే ఏమి జరుగుతుందంటే ఒక లీనియర్ వాల్వ్ ఈక్వెల్లి పెర్సెన్టేజ్ వాల్వ్ లాగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది కాబట్టి మనం సందేశం ఏమిటంటే అటువంటి సిగ్నల్ ప్రాసెసింగ్ బ్లాక్స్ ఉంచడం ద్వారా మనం వాల్వ్ లక్షణాలను మార్చగలము నా ఉద్దేశ్యం ఇది అందుబాటును బట్టి ఉంటుంది కొన్నిసార్లు అది కాకపోవచ్చు మార్కెట్లో తగిన వాల్వ్ యొక్క లక్షణం ను గుర్తించడం అంత సులభం కాకపోవచ్చు కానీ కంట్రోలర్ తర్వాత సిగ్నల్ ప్రాసెసింగ్ ద్వారా మనం ఎల్లప్పుడూ వాల్వ్ లక్షణాలను సరిగ్గా మార్చగలము